సెల్ కల్చర్ టెక్నాలజీలో లెక్చర్ సిరీస్కి తిరిగి స్వాగతం మేము 4వ వారాన్ని ప్రారంభిస్తున్నాము ఈ వారం ప్రారంభ భాగంలో మేము వివిధ రకాల ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ గురించి కవర్ చేస్తాము మీరు గత వారంలో గుర్తుచేసుకుంటే మేము ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ పాత్ర గురించి చర్చిస్తున్నప్పుడు మేము ఎలాంటి అభివృద్ధి అంశాలు మరియు ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ సబ్స్ట్రేట్లోని కణాలను ఎంకరేజ్ చేసే విధానం గురించి మాట్లాడాము ఈ రోజు మనం ఏమి చేస్తాము సెల్ కల్చర్ టెక్నాలజీలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న వివిధ రకాల సింథటిక్ మరియు నేచురల్ ఎక్స్ట్రాసెల్యులార్ మ్యాట్రిక్స్ను మేము మొదటగా గణిస్తాము మరియు మేము అటాచ్ చేసే సెల్పై ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ మెటీరియల్స్ అందించే సంభావ్య పరస్పర చర్యల గురించి మాట్లాడుతాము కాబట్టి లెక్చర్ 1తో ప్రారంభించడానికి మరియు మేము 4వ వారంలో W 4 స్లాష్ L 1లో ఉన్నాము దీనితో ప్రారంభించడానికి సెల్ కల్చర్లో ఉపయోగించే వివిధ రకాల ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుతాము మేము వాటిని 2 విస్తృత వర్గాలుగా పేర్కొన్నందున వాటిని వర్గీకరిద్దాం సింథటిక్ మరియు సహజమైనది మేము నేచురల్ గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రభావాన్ని చూపించే వాటి గురించి మాట్లాడతాము ఇది సహజ వనరుల నుండి నేరుగా పొందవచ్చు లేదా బయోటెక్నాలజీ విధానాన్ని ఉపయోగించి వాటిని భారీగా ఉత్పత్తి చేయవచ్చు వారి జీన్స్ను ఇతర సెక్రటరీ ప్రొటీన్ల సెలైన్లలోకి బదిలీ చేయడం మీకు తెలుసు మీరు వాటిని ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి సహజమైన వాటి గురించి చెప్పాలంటే కొల్లాజెన్ మ్యాట్రిక్స్ ప్రొటీన్ ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ ప్రొటీన్ గురించి మనకు తెలుసు ఇది సెల్కి సెల్ మరియు సెల్ మధ్య ఎంకరేజ్ని నిర్ధారించడంలో చాలా ప్రబలంగా ఉంటుంది మరియు కొల్లాజెన్ అనేక రకాలను కలిగి ఉంటుంది కాబట్టి మేము రకాల్లోకి రావడం లేదు కానీ కొల్లాజెన్ యొక్క మరొక విస్తృత గొడుగు అప్పుడు మనకు లామినిన్ కణాలు ఇంటర్గ్రీన్ గ్రాహకాలుగా ఉంటాయి మరియు ఈ లామినిన్లు మనం దానికి వచ్చే సమగ్రానికి కట్టుబడి ఉంటాయి అదే కుటుంబంలో మేము జెలటిన్ అని పిలువబడే కొల్లాజెన్ లామినిన్ మిశ్రమాన్ని కలిగి ఉన్నాము సహజ లేదా సింథటిక్ వైపు మనకు పాలీ డి లైసిన్ ఉంది ఇది మీకు ఉంది దీని గురించి నేను మీకు కొంత సాహిత్యం ఇస్తాను దీని గురించి మేము మాట్లాడుతాము ప్రాథమికంగా సిలేన్ డిటిఎస్ సిలేన్ ఇవి టెరామియన్ సమూహాలు ఇవి వాటిలో ఉండే టెరామియన్ సమూహాలు తరువాత వస్తాయి ఈ విభిన్న సింథటిక్ మరియు నేచురల్ ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్తో మన చర్చను ప్రారంభిద్దాం సింథటిక్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడటం చాలా సులభం సింథటిక్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడటం ఎందుకంటే వాటిలో చాలా వరకు నిర్దిష్ట పరస్పర చర్య లేదు కాబట్టి పాలీ డి లైసిన్ పని చేసే విధానం ఇలా ఉంటుంది ఉదాహరణకు చెప్పండి ఇక్కడ మీరు ఒక గ్లాస్ సబ్స్ట్రేట్ని కలిగి ఉన్నారు గాజు ఉపరితలంపై మీరు పాలీ డి లైసిన్ను జమ చేస్తారు డిపాజిట్ పాలీ డి లైసిన్ కాబట్టి పాలీ డి లైసిన్ డి గురించి మాట్లాడటం అనేది ఐసోమర్ రకం మరియు లైసిన్ అమైనో ఆమ్లం అని మీకు తెలుసు కాబట్టి ఈ లైసిన్ అవశేషాలు దానికి జోడించబడి ఉంటే ఇక్కడ బంధాలు మరియు మీరు ఈ Poly D లైసిన్ను మార్కెట్ నుండి కొనుగోలు చేస్తే మా వద్ద లైసిన్ గొలుసు ఉంటుంది కాబట్టి ఇది పాలీ డి లైసిన్ హైడ్రోబ్రోమైడ్గా వస్తుంది ఇది HBRని ఇష్టపడుతుందని స్థిరీకరించబడుతుంది అయితే ఆ విషయం మీకు తెలిసిన సంస్కృతిలో ఉండదని చింతించకండి కానీ ఇది తప్పనిసరిగా అసలు అణువు మరియు మీరు దానిని ఉంచినప్పుడు ఉపరితలంపై అణువు ఈ విధంగా మారుతుంది చాలా అసమాన ఉపరితలాన్ని ఏర్పరుస్తుంది ఎందుకంటే మీరు AFM చిత్రాన్ని తీసుకుంటే నేను దీని యొక్క AFM చిత్రాన్ని అదనపు సమాచారంగా పంచుకుంటాను ఇది ఇలా అవుతుంది మరియు మీరు ఉపరితల విశ్లేషణ చేయడానికి AFM చిట్కాను తీసుకుంటే మీరు ఇలాంటిది ఏమి చూస్తారు ఇది ఉపరితల విశ్లేషణపై మీకు తెలిసిన కఠినమైన ఉపరితలం మరియు అవి బహిర్గతమవుతాయి ఇది NH 3 సమూహాల సానుకూల NH 3 సమూహాలను కలిగి ఉంది ఈ NH 3 సమూహాలు ఈ విధంగా ఉన్నాయి అవి టెర్మినల్ నుండి ఈ విధంగా పాప్ అవుట్ అవుతున్నాయి కాబట్టి మీరు దీన్ని గుర్తుంచుకుంటే మీ అమైనో ఆమ్లాలు ఒక వైపు కూ టెర్మినల్ను కలిగి ఉన్నట్లుగా ఎలా కనిపిస్తాయో అది అమైనో సమూహాలు మరొక వైపు ఉంటుంది మరియు దీనికి ఇక్కడ R సమూహం ఉంది మరియు దానికి ఇక్కడ H ఉంది ఇందులో 3 అమైనో సమూహాలు ఉన్నాయి అవి ఇక్కడ ఉన్నాయి వీటిలో కొన్ని అమైనో సమూహాలు ఇక్కడ కూడా ఉన్నాయి మరియు ఈ రకమైనవి మీరు వాటిని అటాచ్ చేసే గాజు ఉపరితలంపై ఒక రకమైన ఉపరితల పరస్పర చర్య ద్వారా తప్పనిసరిగా ఈ ఉపరితలాన్ని చూస్తారు కానీ మీరు వాటిని ఉపరితలంపై ఉంచే ముందు మీరు చేయాల్సింది ఏమిటంటే మీరు ఈ రకమైన పనిని చేసినప్పుడు మీరు గాజు ఉపరితలాన్ని చాలా పూర్తిగా శుభ్రం చేయాలి ఎందుకంటే ఈ రకమైన శోషణ జమ ప్రక్రియ తప్పనిసరిగా మీరు ఉపరితలంపై శోషిస్తున్నారని అర్థం సబ్స్ట్రేట్పై పాలీ డి లైసిన్ అణువు కాబట్టి మీరు చేసేది ఏమిటంటే మీరు పాలీ డి లైసిన్ని కొద్దిసేపటిలో తీసుకుంటారు మీరు డీయోనైజ్డ్ వాటర్ని కలపాలి మరియు మీరు దానిని పూర్తిగా కరిగించి ఆ ప్రక్రియలో మీకు పరిష్కారం లభిస్తుంది కాబట్టి సాధారణంగా పాలీ డి లైసిన్ కోసం ఏకాగ్రత ఉపయోగించబడుతుంది ఇది చాలా తక్కువ గాఢత మరియు కొన్ని ప్రచురణ సాహిత్యం ద్వారా నేను అందించే ఖచ్చితమైన ఏకాగ్రత తక్కువ వైపు ఉండాలి కాబట్టి పాలీ డి లైసిన్ గురించిన ఒక క్యాచ్ ఎప్పుడూ గుర్తుంచుకోండి పాలీ డి లైసిన్ అధిక సాంద్రతలో కణాల పెరుగుదలను ప్రోత్సహించదు పాలీ డి లైసిన్ చాలా తక్కువ గాఢతతో కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అయితే దాదాపుగా ఉపరితల కవరేజీని పూర్తి చేయడానికి సరిపోతుంది కాబట్టి ఉపరితల కవరేజీ పూర్తిగా పూర్తిగా ఉండాలని మీరు గుర్తుంచుకోవాలి లేకపోతే మీరు దానిపై పరమాణు శక్తి మైక్రోస్కోపీ చేస్తే తప్ప మీరు నిజంగా నిర్ధారించలేని తక్కువ స్థలం ఉండవచ్చు రెండవ విషయం మీరు ఉపరితలం విశ్లేషించడానికి ఏమి చేయవచ్చు మేము మొదట ఈ విధంగా కొనసాగుతాము మీరు ఉపరితలాన్ని విశ్లేషించడానికి AFM అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోపీని చేయాలి మీరు నిజంగా నేర్చుకోవలసి వచ్చినప్పుడు మరియు నిర్దిష్ట కూర్పుతో మీరు సరిగ్గా నేర్చుకున్న తర్వాత ఉపరితలం ఇలా కనిపిస్తుంది మీరు దాన్ని పునరావృతం చేయవచ్చు కానీ ఎప్పటికప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి మొదట మీరు భౌతిక ఉపరితల విశ్లేషణ చేయాలి రెండవ విషయం ఏమిటంటే ఈ ఉపరితలంపై ఒక నీటి చుక్కను ఉంచండి మరియు ఉపరితలంపై పడిన నీటి చుక్క ఎలా వ్యాపించిందో చూడండి అది ఇలాగే ఉంటుందా లేదా ఇలా వ్యాపిస్తుందా లేదా ఇలా వ్యాపిస్తుందా ఇది దాని ఆధారంగా మీరు కాంటాక్ట్ యాంగిల్గా మనం పిలిచే శాస్త్రీయ పదాన్ని కొలుస్తారు ఇది ఇలా ఉండవచ్చు లేదా ఇది చాలా విస్తృతంగా ఉండవచ్చు దీనిని కాంటాక్ట్ యాంగిల్ కొలతలు అంటారు ఈ కాంటాక్ట్ యాంగిల్ కొలతలు సబ్స్ట్రేట్ యొక్క హైడ్రోఫోబిక్ మరియు హైడ్రోఫిలిక్ స్వభావం గురించి మీకు మంచి ఆలోచనను అందిస్తాయి హైడ్రోఫోబిక్ లేదా హైడ్రోఫిలిక్ ఎలా ఉన్నా వివరాలు పొందకుండానే మీరు చూడగలరు కాబట్టి మీరందరూ ఈ చిత్రాన్ని చూసారు మీరందరూ తప్పక చూసి ఉంటారు అనుకోండి ఒక ఆకు ఉంది మరియు దానిపై నీటి బిందువు ఉంది కాబట్టి నీటి బిందువు ఇలా ఉంటుంది మనం నీటి బిందువుని చూసినప్పుడల్లా మన కామన్సెన్స్ ఏమిటంటే నీటి అణువు నిజంగా చదునుగా లేదు అంటే ఈ ఉపరితలం లేదా ఆకు యొక్క ఈ ఉపరితలం హైడ్రోఫోబిక్గా ఉంది ఇది నీటి అణువులను నీటి మధ్య సంపర్క బిందువును అనుమతించదు అణువు మరియు ఆకు చాలా లేదా కనిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ చిత్రాన్ని చూడటం ద్వారా మీరు నిజంగా కోణాన్ని కొలవవచ్చు ఇరుకైన పరిచయాలు చాలా తక్కువ కాంటాక్ట్లు ఉన్నట్లయితే కోణం ఇలా ఉంటుందని మీరు చెప్పవచ్చు దీనికి విరుద్ధంగా ఉదాహరణకు చెప్పాలంటే మీరు నీటి అణువును ఉంచే ఉపరితలం ఉంది ఇది ఒక ఉపరితలం అని అనుకుందాం మరియు మీరు నీటి అణువును నీటి అణువును ఉంచారు దాదాపు ఏ సమయంలోనైనా అది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా మారుతుంది మేము వాటిని చాలా హైడ్రోఫిలిక్ సబ్స్ట్రేట్ అని పిలుస్తాము నీరు నిజంగా చాలా వేగంగా వ్యాపిస్తుంది ఇప్పుడు దీని ఆధారంగా మీరు సబ్స్ట్రేట్పై పాలీ డి లైసిన్ సాంద్రతను పెంచినట్లయితే మీరు ప్రయత్నించినట్లయితే నేను మీకు ప్రయోగాలను సూచించగలను ఉదాహరణకు చెప్పండి ఇక్కడ నేను తక్కువ సాంద్రత గురించి చెప్పాను ఉదాహరణకు ఇది ఇలా పెరుగుతూ ఉంటే మీరు ఈ ఏకాగ్రతను పెంచుతారు ఇప్పుడు మీరు గమనించే ఒక పాయింట్ ఉంటుంది ఉపరితలం నీటిని ద్వేషించడానికి ఇష్టపడేదిగా మారుతుందని మీరు చూస్తారు చివరికి మనలోని బిందువు ఉపరితలంపై ఇలాగే ఉంటుంది కానీ మీరు ఏకాగ్రతను ఇవ్వడం ద్వారా పాలీ డి లైసిన్ ఉపరితలంపై ఉపరితల కోణాన్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది నేను ఈ అంశాన్ని ఈ విధంగా కవర్ చేయడానికి కారణం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని ల్యాబ్లను పక్కనపెట్టి చాలా సెల్ కల్చర్ చేయడం వల్ల మీరు వాటిని చాలా వరకు వేళ్లలో లెక్కించవచ్చు వారిలో చాలామంది ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోరు మరియు వివిధ సమూహాల మధ్య విరుద్ధమైన ఫలితం వస్తుంది ఎందుకంటే గాజు ఉపరితలం ఉండవచ్చు ఈ అణువుల యొక్క నిర్దిష్ట రకమైన అటాచ్మెంట్ ఉన్న చోట ఇతర గాజు ఉపరితలం ఉండవచ్చు ఇది నిజంగా కాదు సరిగ్గా ప్రాసెస్ చేయబడిన రకం వారు వేరే రకమైన అటాచ్మెంట్ని కలిగి ఉండవచ్చు మరియు ఆ అటాచ్మెంట్ ఆధారంగా కాంటాక్ట్ యాంగిల్ మారుతుంది మరియు కాంటాక్ట్ యాంగిల్ మారుతున్నందున సెల్ అటాచ్మెంట్ లక్షణాలు కూడా మారుతాయి ఎందుకంటే మీరు ఇక్కడ ఉంచేది మీకు తెలిసిన ఉప్పు మరియు ఇతర అణువులతో నిండిన ఉప్పు ద్రావణం అని మీరు అర్థం చేసుకోవాలి కానీ ఉపయోగించిన అన్ని మాధ్యమాలలో ఆధారం సజలంగా ఉంటుంది సెల్ కల్చర్ కుడి నీటి స్థావరంలో ఉన్నాయి ఇది నీటి స్థావరంపై ఉన్నట్లయితే సమస్య ఏమిటంటే ఉపరితలంపై ఉంచిన తర్వాత నీటి లక్షణాలు కణాలతో పాటు మాధ్యమం అనుభవించే లక్షణాలకు సమానంగా ఉంటాయి కణాలు అటాచ్ కావడానికి మీరు సహేతుకమైన మొత్తంలో అంటిపెట్టుకునే వైపు మరియు దాని చుట్టూ సన్నని నీటి పొరను కలిగి ఉండాలి నేను ఈ అంశాన్ని కొద్దిగా భిన్నమైన రీతిలో కవర్ చేస్తున్నాను కానీ పరిశ్రమ స్థాయిలో లేదా మీరు నిజంగా ఖచ్చితమైన నాణ్యత నియంత్రణను కలిగి ఉండాల్సిన స్థాయిలో మీరు దాన్ని నిర్ధారించుకోవాలి ఈ విషయాలు అనుసరించబడుతున్నాయి మేము మాట్లాడినదంతా మీరు ఉపరితలాన్ని తెలుసుకోవడానికి మొదటి టెక్నిక్గా అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోపీని చేయాలి రెండవది మీరు రెండవ స్థాయి పరీక్షలో కాంటాక్ట్ యాంగిల్ కొలత చేయాలి మీరు చేయవలసిన మూడవ విషయం ఏమిటంటే మీరు ఉపరితలంపై ఏదైనా సమ్మేళనాన్ని ఉంచినప్పుడు అది శోషించబడుతుందా లేదా అది సన్నని పొరను ఏర్పరుస్తుందా లేదా అది ఒక రకమైన రసాయన కలయికను ఏర్పరుస్తుంది ఉపరితల రసాయన విశ్లేషణ చేయడం ఎల్లప్పుడూ మంచిది నా ఉద్దేశ్యం ఏమిటంటే ఆ పదార్థం యొక్క ఉపరితలంపై అన్ని అణువులు ఏమి బహిర్గతం అవుతున్నాయో లేదా దాని ఉపరితలంపై అన్ని మూలకాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి మీరు పై నుండి పాలీ డి లైసిన్ని చూస్తే మీరు కార్బన్ను కలిగి ఉన్నారని మీరు చూడవచ్చు మీకు నైట్రోజన్ ఉంటుంది మీకు హైడ్రోజన్ ఉంటుంది ఇవి ఎక్కువగా ఉంటాయి మరియు వాస్తవానికి మీకు ఆక్సిజన్ సరిగ్గా ఉంటుంది ఇప్పుడు ఉపరితల విశ్లేషణ చేయడం మరియు మీరు చేయగలిగే సులభమైన మరియు అత్యంత సమగ్రమైన ఉపరితల విశ్లేషణలలో ఒకటి XPS XPS అంటే x RAY ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ అంటే కొన్ని స్వల్ప మార్పులతో మేము ఇక్కడ నుండి కొనసాగిస్తాము ధన్యవాదాలు